గత కొన్ని సెషన్లలో మనము స్టేట్మెంట్ల విశ్లేషణను అధ్యయనం చేస్తున్నాము కాబట్టి షిప్పింగ్ కార్పొరేషన్ కేసును అధ్యయనం చేసే వివరాలు మనకు లెక్క కట్టడానికి ఉన్నవి తులనాత్మక సాధారణ పరిమాణం మరియు ధోరణి మరియు తరువాత మనము నిష్పత్తుల గణన కోసం వెళ్ళాము కాబట్టి హావెల్స్ లిమిటెడ్ కోసం మనము మొదట బ్యాలెన్స్ షీట్ నిష్పత్తులను లెక్కించాము మూడు ముఖ్యమైన నిష్పత్తులు ఒకటి ప్రస్తుత నిష్పత్తి శీఘ్ర నిష్పత్తి మరియు మూడవది రుణ ఈక్విటీ నిష్పత్తి P మరియు L కోసం మనము పన్ను తర్వాత లాభదాయకతను నికర లాభంగా లెక్కించాము NP నిష్పత్తి పన్ను నిష్పత్తికి ముందు నికర లాభం మరియు EBIDTA లేదా నగదు నిర్వహణ లాభ నిష్పత్తి అని పిలుస్తారు ఇది మీకు స్పష్టంగా తెలుసా ఇప్పుడు మనము కేసును కొనసాగిస్తాము రిటర్న్ మరియు కార్యాచరణ సంబంధిత నిష్పత్తులను లెక్కించండి ఇవి P మరియు L నుండి ఒక సంఖ్యను మరియు బ్యాలెన్స్ షీట్ నుండి సంఖ్యను ఒకదాన్ని తీసుకుంటాయి కాబట్టి మీరు ఇప్పుడు రెండు షీట్లను సిద్ధంగా ఉంచాలి ఇప్పుడు మొదట ఈ లాభదాయకత సహజంగా అమ్మకాలకు ఒక శాతంగా లెక్కించబడుతుంది వారి పెట్టుబడిపై లాభదాయకతను తెలుసుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటాము దీనినే రిటర్న్ నిష్పత్తిలు అంటారు కాబట్టి ROE గా ప్రసిద్ది చెందిన ఈక్విటీపై రాబడిని లెక్కించడానికి మనము ప్రయత్నిస్తాము మీరు సూత్రం గుర్తుందా షీట్ నుండి తనిఖీ చేయండి కాబట్టి ఇది రిటర్న్ ఈక్విటీ వాటాదారులు ఇది పన్ను తరువాత లాభం కాబట్టి మనము బ్యాలెన్స్ షీట్ నుండి తుది లాభం తీసుకుంటాము మొత్తం వాటాదారుల నిధులను తీసుకొని మనము విభజించాము నేను మళ్ళీ చేస్తాను కాబట్టి పన్ను తరువాత లాభం వాటాదారుల నిధులతో విభజించబడింది కనుక మీరు పొందారు 0 27 ఇది శాతము రూపములో బాగా అర్థమవుతుంది ఇది యజమానులు లేదా పెట్టుబడిదారులు తరపున చూస్తే 27 శాతం లాభదాయకత అక్కడ మంచి మార్పు ఏమిటంటే 22 నుండి 27కు పెరిగింది మీరు సాధారణ రిటర్న్ తో పోలిక చూడవచ్చు కానీ అక్కడ ఇంకా ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇతర కొలత ROI ను రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్డ్ లేదా ఇన్వెస్ట్మెంట్ అని కూడా పిలుస్తారు పెట్టుబడి పెట్టిన మూలధనంపై రాబడి కాబట్టి దీనికి ఫార్ములా ఏమిటి పన్ను తర్వాత లాభం తీసుకునే బదులు మనం పన్ను ముందు లాభం తీసుకుని దీనికి మనం వడ్డీ ఆదాయం ఏదైనా ఉంటే క్షమించండి వడ్డీ వ్యయం ఏదైనా ఉంటే జోడించబోతున్నాం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం పిబిటి తీసుకోవాలా లేదా మనం అసాధారణమైన వస్తువుల ముందు లాభం తీసుకోవాలా వాస్తవానికి అసాధారణమైన అంశం ముందు లాభం తీసుకోవటానికి ఇది మరింత అర్థం కలిగినది ఎందుకంటే మీరు వ్యాపారం యొక్క లాభదాయకతను లెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు అసాధారణమైన అంశాలు క్రమం తప్పకుండా కోలుకోవు ఇది పెద్ద మొత్తం 202 అని మీరు చూడవచ్చు కాబట్టి మనం న్యూమరేటర్లో ఉన్న 711 కోసం వెళ్తాము ఎందుకంటే మనం దీనిని బ్రాకెట్లో ఉంచుతాము ఎందుకంటే ఇది పన్ను ముందు మరియు అసాధారణమైన వస్తువుల ముందు లాభం దీనికి ఆర్థిక ఖర్చును జోడించండి ఇది లవము మరియు మిగులు పత్రం నుండి మనం పెట్టుబడిదారు ఆస్తి తీసుకోవాలి దీనితో భాగించండి ok మనము ఏం చేద్దాం అంటే లవము లో ప్రత్యేక విషయములు పన్ను తీయక ముందు లాభము ఆర్థిక ఖర్చులను కలుపుదాం మరియు హారములో యజమాని మొదటి అప్పు తీసుకుందాం మనకు వచ్చింది 27శాతం మరియు గత మూడు సంవత్సరముల లో ఇది 27 స్థిరముగా ఉంది మీరు ముఖ్యముగా ఇది మాత్రమే చూడవచ్చు ఎందుకంటే పన్నులు యొక్క ప్రభావము వలన తక్కువ మార్పు ఉంది అది ROE మరియు ROI ఇప్పుడు కార్యకలాపాల నిష్పత్తులు వెళదాం మిగులు పత్రము నుండి అమ్మకాలతో వాటిని పోలిక చూద్దాం ఇది సులభము ఎందుకంటే మనకు అమ్మకాల సంఖ్య ఇక్కడ వచ్చింది దీనిని స్థిర ఆస్తి ఉంది ఇప్పుడు మీరు కూడా లెక్క కట్టవచ్చు మిగిలిన టర్నోవర్ నిష్పత్తిలు నేను ఇక్కడ పెడుతున్నాను TAT అది మొత్తము ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి కనుక మనము పోలిక చూడవచ్చు మొత్తము ఆదాయము మరియు దీనిని మొత్తము ఆస్తులతో భాగిస్తాము ఇప్పుడు సహజంగానే నిష్పత్తి తగ్గిపోయింది ఎందుకంటే మొదటి FAT నిష్పత్తి లో మనం హారంలో స్థిర ఆస్తులను మాత్రమే తీసుకున్నాము ఇప్పుడు మనం అన్ని ఆస్తులు తీసుకున్నాము మీరు చూడవచ్చు పోలిక కూడా పట్టవచ్చు ఇది FAT తక్కువ నిష్పత్తి అని మీరు చూడవచ్చు ఇది కొద్దిగా తగ్గుతోంది కానీ ఇది ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా ఉంటుంది ఇది కొంచము లావాదేవీల ఆస్తి మాదిరిగా వెళుతోంది మొత్తం కార్యకలాపాల ఆదాయాలు పెరిగినది కొంచెం ఇప్పుడు అది తగ్గినది ఇప్పుడు మీరు సంఖ్యలను రోజుల్లోకి మార్చడానికి ఇష్టపడతారు దీనినే వస్తువుల వేగము మరియు మిగిలిన ఆస్తులకు చేయవచ్చు ఇప్పుడు మనము మరికొన్ని నిష్పత్తులు లెక్కించవచ్చు కానీ మనము అప్పులకు వెళ్లడం లేదు మీరు మరియొక వేరే 2 కంపెనీల ఉదాహరణలు పరిగణించండి అక్కడ మనము మరికొన్ని రకాల నిష్పత్తుల గురించి లెక్కకట్టవచ్చు ప్రస్తుతం మిగిలిన 2 ముఖ్యమైన నిష్పత్తి గురించి అర్థం చేసుకోండి అవి లెక్క కట్టబడ్డాయి ఏమిటంటే EPS సూత్రము ఏమిటి మనము ముందు నేర్చుకున్నాము గుర్తు ఉన్నదా అది ప్రతి షేరుకు సంపాదన కనుక మనము ఆదాయము లేదా నష్టము కొంతకాలానికి తీసుకొని దానిని మొత్తము షేర్ల తో భాగాహారం చేద్దాం ఇక్కడ మీరు చూడవచ్చు EPS తరుగుదల 38 నుండి 7కు మరియు ఇది 11 45కు పెరిగినది మీరు చూడండి పెట్టుబడిదారి మొత్తము శాతము రూపములో లెక్క కట్టారు కనుక మొదట ఇది 300 శాతము ఇప్పుడు వారు దీనిని 600 శాతానికి పెంచారు మీరు కూడా డివిడెండ్ లెక్క కట్టవచ్చు వారి EPS ఇది ముందుగానే ఇవ్వబడినది మరియు మనము వాటి డివిడెండ్ పేమెంట్ నిష్పత్తి కి వెళదాము డివిడెండ్ పేమెంట్ నిష్పత్తి ఇప్పుడు రెండు రకాలుగా చేయవచ్చు ఇది మనము వెళ్ళవచ్చు DPS by EPS ఇప్పుడు మనము DPS సంఖ్యను కలిగి ఉండలేదు మనకు మొత్తం డివిడెండ్ తెలుసు కనుక మనము ఏం చేద్దాం అంటే మొత్తం డివిడెండ్ తీసుకొని దానిని వచ్చిన లాభంతో భాగిస్తే అది ఆ కంపెనీ ఈక్విటీ డివిడెండ్ ని కొంత సమయానికి వచ్చిన లాభంతో భాగిస్తే లెక్క కట్టవచ్చు కనుక మనము పొందాము 52 శాతములులో మార్చబడింది మీరు చూడవచ్చు మునుపటి కంపెనీ 40 శాతం నిష్పత్తులు తమ ఆదాయం నుంచి పంపిణీ చేస్తుంది ఇప్పుడు లాభాలు పెరిగాయి కానీ వారు డివిడెండ్ రెట్టింపు చేశారు కనుక కాబట్టి పంపిణీ శాతం 52 శాతానికి వెళ్ళింది ఈ నిష్పత్తి ఎక్కువగా లేదా తక్కువగా ఉండడం మంచిదా ఇక్కడ మంచి లేదా చెడు ఏమీ లేదు కానీ అధిక నిష్పత్తి కంపెనీ ఎక్కువ లాభాలను పంపిణీ చేయాలని కంపెనీ నిర్ణయించిందని సూచిస్తుంది తక్కువ నిష్పత్తి అంటే తక్కువ పంపిణీ చేసే కంపెనీలు కానీ ఎక్కువ లాభం తన అభివృద్ధికి ఉంచుకుంటుంది కాబట్టి ఇది సంస్థ యొక్క వ్యూహంపై మరియు అవకాశాలపై ఆధారపడి ఉంటుంది ok కాబట్టి మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైన నిష్పత్తులను లెక్కించాము ఇప్పుడు తర్వాత సమస్య కు మనము వెళుతున్నాము ఒక కంపెనీ తీసుకొని మరియు ఇంకా వివరమైన నిష్పత్తిలు చాలా విషయాలు ఆ కంపెనీకి సంబంధించినవి చూడడానికి వెళుతున్నాము ఈలోగా మీకు చెప్తున్నాను మీరు మీకు ఇవ్వబడిన నిష్పత్తి పత్రములలోకి వెళ్లి చూడండి మనము ఈ చాలా రకాల సమస్యలు ముందే చర్చించాము చాలా రకాల లాభదాయకత కొరకు సూత్రం ప్రత్యేక ఖర్చు నిష్పత్తి అమ్మకాలచే విభజిస్తే నిర్దిష్ట వ్యయ నిష్పత్తి వస్తుంది ఈ సందర్భంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మనకు తెలుసు కాబట్టి మనకు ఇతర ఆపరేటింగ్ ఆదాయం కూడా ఇవ్వబడింది మనం హారం లో మొత్తం నిర్వహణ ఆదాయాన్ని కూడా తీసుకోవచ్చు కాబట్టి మొత్తం నిర్వహణ ఆదాయంలో వినియోగించే పదార్థాల ధరను శాతంగా తెలుసుకుందాం మనం దీనిని కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ రేషియో అని పిలుస్తున్నాము ఇలా దీనికి సరి అయిన పేరు పెట్టవచ్చు ఇది 0 మనము దానిని శాతంగా మార్చినట్లయితే అది బాగా అర్థం అవుతుంది కనుక మీరు చూడండి ఇది సుమారుగా 52 89 తరువాత 53 15 మరియు 53 ఇక్కడ మిగిలిన పెద్ద ఖర్చుఅంశం లాభము మరియు నష్టము లో లేదు అతి పెద్ద ఖర్చు ఏమిటంటే వాడిన వస్తువులు ఇది కావాలి అందువల్ల మనము దీనిని మిగతా వాటితో లింక్ చేయగల మార్గం అవసరం కానీ మరో అంశాన్ని లింక్ చేద్దాం అది ఉద్యోగి ఉపాధి ఖర్చు నిష్పత్తి కాబట్టి ఇది పెరిగిన మూడేళ్ల కాలంలో మీరు చూడవచ్చు ఇది దాదాపు 7 శాతం ఇప్పుడు అంతకుముందు ఇది 5 28 శాతంగా ఉంది కాబట్టి ఇవి ముఖ్యమైన వ్యయ నిష్పత్తులు ఇప్పుడు నగదు ప్రవాహ ప్రకటనకు వెళ్దాం నగదు ప్రవాహంలో మనకు నగదు ప్రవాహాలు మూడుగా వర్గీకరించబడ్డాయి కాబట్టి అందులో ముఖ్యమైనది ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి వచ్చే నగదు ఇది ఆదాయంలో ఎంత శాతం చూద్దాం కాబట్టి ఆదాయ శాతంగా కార్యకలాపాల 0 09 ఇది శాతములులో 9 64 అవుతుంది మీరు ఇక్కడ చిన్న సంఖ్య చూడవచ్చు ఏమిటంటే అది 13 శాతం మార్చి 14న ఇది అయింది 11 శాతం మరియు ఇప్పుడు అది 9 6 శాతం ఇక్కడ కార్యకలాపాల నుండి ధన నిష్పత్తి శాతం రూపములో కార్యకలాపాల ఆదాయం తగ్గింది మీరు నిర్వహణ ఆదాయాల నుండి నిర్వహణ లాభాల వరకు నికర నగదును కూడా లింక్ చేయవచ్చు కాబట్టి మీరు P మరియు L కి వెళితే మనకు అసాధారణమైన మరియు అసాధారణమైన వస్తువుల ముందు లాభం వచ్చింది మనం ఫైనాన్స్ ఖర్చులను జోడిస్తే వడ్డీ మరియు పన్నుల ముందు లాభం వస్తుంది కాబట్టి మనకు 72 శాతం లభిస్తుంది కాబట్టి వ్యాపార కార్యకలాపాల లాభాలలో 72 శాతం నగదుగా లభిస్తున్నట్లు మనం నివేదిస్తున్నాము మీరు అక్కడ తరుగుదల చూడవచ్చు అంతకుముందు ఇది 100 కంటే ఎక్కువ శాతం అప్పుడు అది 90 గా మారింది మరియు ఇప్పుడు అది 72 గా ఉంది అంటే ఇప్పుడు తక్కువ మొత్తం వ్యాపారం కోసం చాలా సానుకూలంగా లేని నగదుగా వచ్చినది అలా మీరు కొన్ని నగదు ప్రవాహ నిష్పత్తులను లెక్కించవచ్చు వాస్తవానికి P మరియు L వైపు చాలా ముఖ్యమైన నిష్పత్తులు ఉన్నాయి వేరే రకమైన నిష్పత్తులను P మరియు L లలో లెక్కించవచ్చు కాబట్టి మనం ఇక్కడ ఆపుదాము ధన్యవాదాలు